ఇప్పుడు మనం ఈ ఆలోచనను రెండు కోణాలలో పొడిగించవచ్చు మరియు జ్యామితి చాలా బాగుందని నా ఉద్దేశ్యం కాబట్టి మనం ఏమి చేస్తాం అంటే ముందుగా నేను మీకు ఒక కోణంలో చెప్పాలనుకుంటున్నాను లైన్ సెగ్మెంట్స్ డిస్క్రెటైజ్ చేయడానికి భారమును ఎంచుకునే హక్కు లేదు 2Dలో అయితే మనకు ఎంపిక ఉంది కాబట్టి ఎలిమెంట్స్ ఈ త్రిభుజం లాగా ఉండవచ్చు అదే మీరు ప్రారంభంలో విరిగిన విమానం వద్ద చూశారు కానీ ఇలా మాత్రమే ఎంచుకోవాలా విద్యార్థి కాదు ఇప్పుడు నేను ఒక చతురస్రాన్ని కలిగి ఉండగలను లేదా నేను దీర్ఘచతురస్రాకారం ఇలా ఏదైనా ఆకారాలను కలిగి ఉండవచ్చు కాబట్టి ప్రతి ఎలిమెంట్ లోపల కొన్ని షేప్ ఫంక్షన్లు కలిగి ఉంటుంది కనుక మనం వాటిని బేసిస్ ఫంక్షన్లు అని పిలవడం మానేస్తాము మనం వాటిని షేప్ ఫంక్షన్లు అని పిలవడం ప్రారంభిస్తాము తద్వారా మీరు సాహిత్యాన్ని చదివినప్పుడు అది సజావుగా ఉంటుంది కాబట్టి ఉదాహరణకు నేను ఇక్కడ 1D లైన్ సెగ్మెంట్ను తీసుకున్నప్పుడు ఇది 2 షేప్ ఫంక్షన్లు కలిగి ఉంది ఇప్పుడు నేను ఇలాంటి త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు కనీసం 3 షేప్ ఫంక్షన్లు కలిగి ఉంటుంది అప్పుడు 3 షేప్ ఫంక్షన్లు ఎలా ఉన్నాయో చర్చిస్తాం కాబట్టి ప్రాథమికంగా ప్రతి నోడ్కు ఒకటి ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడకు వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ నాలుగు షేప్ ఫంక్షన్లు కలిగి ఉండగలరు కాబట్టి మనం చేస్తున్నది ఏమిటంటే ఈ రకమైన షేప్ ఫంక్షన్లు ఇక్కడ కలిగి ఉండటం ద్వారా తెలియని వాటిని మోడలింగ్ చేయడానికి మనం మరింత సౌలభ్యాన్ని తీసుకువస్తున్నాము ఇది 2 డి విషయంలో నేను మీకు చెప్పాలనుకున్నది ఇప్పుడు మీరు గమనించిన విషయం ఏమిటంటే ఇక్కడ నేను తెలియని వాటిని ఈ నోడ్లలో ఫంక్షన్ యొక్క విలువలుగా చేస్తున్నాను అది నేను 1Dలో చేసిన దానికి పొడిగింపు 1Dలో నా తెలియనివి ఈ నోడ్ల నుండి నేను ఈ షేప్ ఫంక్షన్లు నిర్వచించాను నేను ఆ ఆలోచనను ఇక్కడ కొనసాగించగలను మరియు నోడ్ల విలువలు మనకు తెలియవు మరియు షేప్ ఫంక్షన్లను ఎలా నిర్మించాలో తదుపరి స్లైడ్లో చూద్దాం కానీ మీకు వచ్చే సహజమైన ఆలోచన నోడ్స్ తెలియనివి వేరే రకమైన తెలియనివి ఉన్నాయా సెంటర్ పాయింట్ సరే కానీ అది కూడా తెలియనిది కాబట్టి నేను మరొక విధంగా ప్రశ్నిస్తాను మాక్స్వెల్ సమీకరణాలు వాస్తవానికి వెక్టార్ సమీకరణాలు మరియు నా తెలియనివి వాస్తవానికి వెక్టర్లు కానీ నేను వాటిని స్కేలార్ నోడ్ల పరంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి అప్పుడు దిశ ఏమవుతుంది నా దగ్గర వంటిది ఏదైనా ఉంటేఅది xy ప్లేన్లో ఉందని నేను చెప్పగలను కాబట్టి ఏదైనా దిశ తీసుకోవచ్చు అనేది x y యొక్క ఫంక్షన్ యొక్క విలువ స్కేలార్ ఉంది కానీ నేను నిజమైన వెక్టర్ ఫీల్డ్ను సూచించాలనుకుంటే ఏమి చేయాలి ఎందుకంటే ఉదాహరణకు ఈ సందర్భంలో H ప్లేన్లో ఉంటుంది TM పోలరైజేషన్లో H అనేది ప్లేన్లోని వెక్టర్ నేను ప్లేన్లో H వెక్టర్ను సూచించాలనుకుంటున్నాను అప్పుడు నోడ్లు నాకు ఉపయోగపడతాయా నోడ్ నాకు సహాయం చేయదు దాని నుండి నేను దిశను ఎలా పొందగలను అది నాకు సరైన దిశానిర్దేశం చేయని విలువను ఇస్తుంది కాబట్టి వీటిని మనం చూసాము ఎందుకంటే ఇవి నోడ్ ఆధారిత ఎలిమెంట్స్ ఎడ్జ్ ఆధారిత ఎలిమెంట్స్ అని పిలవబడే వాటిని నిర్వచించడం కూడా సాధ్యమే కాబట్టి మనం ఎడ్జ్ ఆధారిత ఎలిమెంట్స్ మరియు నోడ్ ఆధారిత ఎలిమెంట్స్ రెండింటినీ పరిశీలిస్తాము ఎలిమెంట్ ఆకారం అలాగే ఉంటుంది త్రిభుజం తీసుకుందాము ఇప్పుడు ఇక్కడ తెలియనిది ఒక నిర్దిష్ట ఎడ్జ్ వెంట వెక్టార్ విలువ అవుతుంది కాబట్టి ఇది ఇప్పుడు కొద్దిగా నైరూప్యమైనదిగా అనిపించవచ్చు కానీ దానిని స్పష్టంగా నిర్మిస్తే ప్రతిదీ పని చేస్తుంది కానీ ప్రాథమికంగా నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇప్పుడు నాకు తెలియనిది ఈ వెక్టర్ పరిమాణం అని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి అది ఈ వెక్టార్ పరిమాణం అయితే నేను కనీసం కొంత అంచు వెంట దిశను విధించగలను మరియు అదేవిధంగా ఈ 3 అంచుల కోసం మరియు ఇక్కడ ఏదో ఒక సమయంలో నేను ఫీల్డ్ను కనుగొనాలనుకుంటే అది ఈ 3 వెక్టర్ల ఆధారంగా ఏదో ఒక సరళ కలయికగా ఉంటుంది కాబట్టి నేను స్పేస్లోని ప్రతి పాయింట్లో అనుబంధించగలను ఒక దిశ సరే కాబట్టి ఇది మళ్ళీ కొత్త కాన్సెప్ట్ మనం వివరంగా అధ్యయనం చేస్తాము కానీ నోడ్ ఆధారిత ఎలిమెంట్స్ మరియు ఎడ్జ్ ఆధారిత ఎలిమెంట్స్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలి ఎడ్జ్ ఆధారిత ఎలిమెంట్స్తో పోలిస్తే నోడ్ ఆధారిత ఎలిమెంట్స్ సాధారణంగా పరిమిత ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి ఎడ్జ్ ఆధారిత ఎలిమెంట్స్లో వెక్టర్స్ మరియు దిశల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి సరే విద్యార్థి మీరు మద్దతుని ఏమని పిలుస్తారు ఇది చాలా మంచి ప్రశ్న కాబట్టి నా దగ్గర ఇలాంటి 2 ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకుంటే ఏమి జరుగుతుందని అతను అడిగాడు ఇది 1D విషయంలో మాదిరిగానే ఉంటుంది నేను 2 ఎలిమెంట్లను కలిగి ఉన్నాను ఇక్కడ ఈ నోడ్ విలువ పట్టింపు లేదు ఎందుకంటే షేప్ ఫంక్షన్ దాని విలువను తీసుకుందని అనుకుందాం ఇక్కడ అది క్రిందికి వెళ్లి ఇలా పైకి ఏ విలువకైనా వెళ్లవచ్చు ఎందుకంటే ఈ నోడ్ విలువ స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఇందులో అంచు రెండు మూలకాలకు సాధారణం కాబట్టి అంచు దిశ రెండు మూలకాల మధ్య స్థిరంగా ఉంటుంది కాబట్టి ఎడమ ఎలిమెంట్పై ఒక దిశ మరియు కుడి ఎలిమెంట్పై మరొక దిశ దాని భాగస్వామ్య అంచు అని కాదు ఇంతకు ముందు మీరు భాగస్వామ్య నోడ్ని కలిగి ఉన్నారు ఇప్పుడు మీరు భాగస్వామ్య అంచుని కలిగి ఉన్నారు కాబట్టి ఆ భాగస్వామ్య అంచుతో పాటు ఫీల్డ్ యొక్క దిశ ప్రత్యేకంగా ఉంటుంది ఎటువంటి పల్టీలు కొట్టడం లేదు విద్యార్ధి రెండు లెక్కలు ఎడ్జ్ లోపల ఉంటాయా రెండు అంచుల మధ్య తెలియనివి సాధారణంగా ఉన్నందున పరిగణించబడుతుంది కాబట్టి ఇది సమీకరణాల వ్యవస్థలో నిర్మించబడింది మీరు ప్రతి అంచుకు ఒక దిశను మాత్రమే పొందుతారు కాబట్టి ఈ వ్యక్తి దాని స్వంత ఇతర అంచులను ఎక్కడైనా చూపుతారు నేను సిస్టమ్ యొక్క అన్ని అంశాలను చూసినప్పుడు ప్రతి అంచుకు ఒక ప్రత్యేకమైన దిశ ఉంటుంది కాబట్టి ఏదైనా రూపం కలిగిన వస్తువుపై ఫీల్డ్ను ఇతర వెక్టర్లో వ్యక్తీకరించడంలో అదే ఎక్కువ శక్తిని ఇస్తుంది విద్యార్థి సర్ బాగుంది నా ఉద్దేశ్యం ఉదాహరణకు నేను ఈ ఎడ్జ్ని a మరియు ఎడ్జ్ b మరియు ఎడ్జ్ c అని పిలిస్తే విద్యార్థి సరే ఎ మరియు బి మధ్య దిశలో చాలా మార్పు ఉందని మీరు అంటున్నారు విద్యార్థి అవును అవి సమీకరణాలు జాగ్రత్త తీసుకుంటాయి ఎందుకంటే నేను ఈ వెయిట్ద్ రెసిడ్యూల్ షరతుని విధించినప్పుడు విద్యార్థి ఓహో అంతిమంగా ఇందులో మనం చేసేది ఏమిటంటే మనం మాక్స్వెల్ సమీకరణాలను పాటించడానికి ప్రయత్నిస్తున్నాము మాక్స్వెల్ సమీకరణాలు 2 ప్రక్కనే ఉన్న బిందువుల వద్ద ఫీల్డ్ మధ్య ఏదైనా మెటీరియల్ లేదా అలాంటిదే ఏదైనా ఉంటే తప్ప అకస్మాత్తుగా మార్పిడి ఫ్లిప్ flip చేయడాన్ని అనుమతించవు కాబట్టి మనం సమీకరణాల వ్యవస్థను ఎలా రూపొందించాలో అది నిర్మించబడుతుంది దాని గురించి మనం మారవలసిన అవసరం లేదు కాబట్టి కనీసం విద్యుదయస్కాంత కోర్సు వరకు ఇవి మనం ఉపయోగించే బేసిస్ ఫంక్షన్ల రకాలు కానీ విద్యుదయస్కాంతం అనేది విద్యుదయస్కాంత సమాజం వారు నిజానికి పరిమిత ఎలిమెంట్ విధానాన్ని అవలంబించిన మొదటి సమాజం వారు కాదు మొదట ఈ విధానాన్ని ఫ్లూయిడ్ మెకానిక్స్ వ్యక్తులు మెకానికల్ ఇంజనీర్ మరియు ఏరోస్పేస్ ఇంజనీర్లు అవలంబించారు ఎడ్జ్ బేస్డ్ ఎలిమెంట్స్ అని పిలిచే వాటిని కూడా వారు ఉపయోగిస్తారు అక్కడ ఎడ్జ్ బేస్డ్ ఎలిమెంట్స్ కొద్దిగా భిన్నంగా ఉంటాయి అవి ఏమిటో నేను మీకు చూపిస్తాను కాబట్టి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఇది సాధారణ జ్ఞానం మాత్రమే వాటి అంచులు నా ఉద్దేశ్యం ఏమిటంటే వారు అంచులను ఇష్టపడరు ద్రవ ప్రవాహం వంటి వాటి గురించి ఆలోచిస్తారు నిర్దిష్ట ఇంటర్ఫేస్లో ఎంత ద్రవం ప్రవహిస్తుందనే దాని గురించి వారు ఆందోళన చెందుతారు కాబట్టి వాటి ఆధార మూలకాల షేప్ ఫంక్షన్లు వాస్తవానికి ఇలా కనిపిస్తాయి ఇవి మూలకాల మధ్య సాధారణ లేదా సంరక్షించబడిన పరిమాణాలు అంచుకు లంబంగా ఉన్న వెక్టర్ 2 మూలకాల మధ్య భాగస్వామ్యం చేయబడుతుంది కాబట్టి ఈ నీరు ఇంటర్ఫేస్లో ప్రవహిస్తే ఎడమ నుండి ఎంత వస్తుందో అది కుడివైపుకి వెళుతుంది కాబట్టి ఆ పరిరక్షణ పరిమాణం ఇక్కడ ఈ ఆకుపచ్చ బాణం విద్యుదయస్కాంత విషయంలో ఈ బాణం ఇది మాక్స్వెల్ బౌండరీ కండిషన్ల యొక్క ఏ ధర్మాన్ని నిశ్చయిస్తుంది విద్యార్థి టాంజెన్షియల్ టాంజెన్షియల్ కంటిన్యూయిటీ మనం ఎలిమెంట్స్ రూపొందించే విధంగా దానిని నిర్మించాము కాబట్టి మీరు దీన్ని ఉచితంగా పొందుతారు అదేవిధంగా మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ కేస్ను పొందే విభిన్న నిర్మాణాన్ని చేస్తారు నార్మల్ భాగం భద్రపరచబడుతుంది కాబట్టి మీరు దానిని పరిష్కారంగా నిర్మించారు ఈ గుణము పొందడానికి మీరు అదనంగా ఏదైనా చేయవలసిన అవసరం లేదు సరే కాబట్టి ఈ ఎడ్జ్ బేస్డ్ ఎలిమెంట్స్ కనుగొన్న శాస్త్రవేత్త నెడెలెక్ పేరు పెట్టారు అయితే ముందుగా మనం నోడ్ ఆధారిత అంశాలతో ప్రారంభిస్తాం కాబట్టి సరళమైన నోడ్ ఆధారిత లేదా అంచు ఆధారిత ఎలిమెంట్ కోసం ప్రస్తుతం వేరియబుల్స్ సంఖ్య 3 తక్కువగా ఉంది ఒక్కో ఎలిమెంట్లో 3 తెలియనివి ఉన్నాయి మరియు ఆ 3 అంతటా భాగస్వామ్యం చేయబడతాయి విద్యార్థి సర్ డొమైన్లో n ఎలిమెంట్స్ ఉంటే తెలియనివి ఎన్ని ఉన్నాయి విద్యార్థి 3 కాదు అనేక నోడ్లు భాగస్వామ్యం చేయబడినందున తెలియనివి 3 కావు కాబట్టి అదేవిధంగా 1 D విషయంలో మరియు ఎన్ని నోడ్లు 1 2 3 4 5 6 7 క్షమించాలి 6 6 నోడ్స్ ఉన్నాయి కాబట్టి తెలియనివి 6 మరియు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి విద్యార్థి 6 5 X 2 10 మీకు ఒక ఎలిమెంట్కి 10 నోడ్లు కావాలి కానీ వాటిలో 1 2 3 4 షేర్ చేయబడతాయి కాబట్టి 10 4 6 అవుతుంది కాబట్టి ఇలాంటి అకౌంటింగ్ రెండు కోణాల విషయంలో జరుగుతుంది సరే కాబట్టి ఇప్పుడు మనం మొదటి నోడ్ ఆధారిత ఎలిమెంట్ని స్పష్టంగా నిర్మిద్దాము కనుక ఇది 2D లో మొదటి ఆర్డర్ నోడ్ ఆధారిత ఎలిమెంట్ కాబట్టి నేను నా త్రిభుజాన్ని తీసుకున్నాను నేను వీటిని నోడ్ 1 నోడ్ 2 మరియు నోడ్ 3 అని పిలుస్తాను కాబట్టి నేను ఏమి చేయబోతున్నాను నేను మీకు చివరి సమాధానం చెప్పబోతున్నాను మరియు ప్రజలు దీన్ని ఎలా కనుగొన్నారు అని మీరు ఆశ్చర్యపోతారు కానీ మీరు చూసినప్పుడు ఇది చాలా బాగుంటుంది నేను ఏమి చేయబోతున్నాను ఈ త్రిభుజం లోపల ఏదైనా ఒక బిందువు pని నిర్వచించబోతున్నాను సరే షేప్ ఫంక్షన్ల గురించి జరుగుతున్న ఈ మొత్తం చర్చ అంతా ఈ ఎలిమెంట్ యొక్క లోపలికి పరిమితం చేయబడిందని గుర్తుంచుకోండి ఈ త్రిభుజం వెలుపల కాదు మనం దీన్ని ఈ ఊహాజనిత బిందువును 3 నోడ్లకు కనెక్ట్ చేద్దాం ఇది నా బిందువు P సరే ఇప్పుడు నేను నా మొదటి షేప్ ఫంక్షన్ని N1e 1 త్రిభుజం 1 వైశాల్యంతో నిర్వచించాను కాబట్టి త్రిభుజం 1 అంటే ఏమిటి ఇది త్రిభుజం వైశాల్యం ని త్రిభుజం వైశాల్యం తో భాగించబడుతుంది ఇది నిర్వచనం సరే కాబట్టి మీరు దాని N 1 అని ఎందుకు అన్నారో గమనించవచ్చు కాబట్టి నేను 1ని మినహాయించాను మరియు అందుచేత ప్రాంతం అంటే ఈ ప్రాంతం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క కొన్ని లక్షణాలను చూద్దాం కాబట్టి అనేది x y యొక్క ఫంక్షన్ అవుతుంది ఎందుకంటే x y ఎక్కడ నుండి వస్తుంది ఇది ఈ బిందువు P యొక్క కోఆర్డినేట్లు నోడ్ స్థానాలు స్థిరంగా ఉంటాయి P లోపల ఎక్కడైనా తిరుగుతుంది ఎందుకంటే నా ఫంక్షన్ P చుట్టూ తిరుగుతుంది కనుక ఇప్పుడు టూ డైమెన్షనల్ ఫంక్షన్ కోఆర్డినేట్లు ఇక్కడ వస్తాయి సరే నోడ్ 1 వద్ద దాని విలువ ఎంత విద్యార్థి 1 త్రిభుజంలో నోడ్ 2 మరియు 3 వద్ద 0 అవుతుంది కాబట్టి ఇది మొదటి ఆర్డర్ కేస్ యొక్క లాగ్రాంజ్ బహుపది వలె ఉంటుంది దాని స్వంత ప్రదేశంలో దాని విలువ 1 మరియు ఇతర నోడ్ వద్ద 0 ఉంటుంది అదేవిధంగా ఈ ఫంక్షన్ నిర్దిష్ట నోడ్ వద్ద దాని విలువ 1ని కలిగి ఉంటుంది మిగిలిన అన్నీ చోట్ల 0 నోడ్ 2 3 మాత్రమే కాకుండా నోడ్ 2 నుండి 3 వరకు విలువ ఎంత విద్యార్థి 0 ఇక్కడ కూడా 0 కాబట్టి ఇది ఒక టెంట్ లాగా ఉంది టెంట్ ఇక్కడ కొంత ఎత్తును కలిగి ఉంది నేను దాని గురించి ఆలోచిస్తే ఇది ఇలా కనిపిస్తుందిఇక్కడ దాని విలువ 1 ఉంది ఇక్కడి వరకు 1 మరియు ఇది ఈ 2 బిందువుల వద్ద 0కి వెళుతుంది మరియు అది అలాగే ఉంటుంది అది 2కి చేరుకునే వరకు ఈ మొత్తం అంచున 0 అవుతుంది ఇప్పుడు ఇది ఎలాంటి ఫంక్షనల్ రూపం తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారు ఇది స్థిరమైన సరళ చతుర్భుజమా అది ఏమిటి ఇది x మరియు y లలో సరళంగా ఉండాలి కాబట్టి మనం హైస్కూల్ హెరాన్ high school Heron's సూత్రాన్ని లాంటి దానిని ఉపయోగించవచ్చు కాబట్టి నేను త్రిభుజ సూత్రం యొక్క స్పష్టమైన వైశాల్యాన్ని వ్రాస్తాను ఇది త్రిభుజం వైశాల్యం యొక్క సూత్రం మాత్రమే కాబట్టి ఇక్కడే స్థిరాంకాల మొత్తం సమూహం ఉన్నాయి నేను నా జ్యామితిని పొందిన తర్వాత నేను దాని నుండి త్రిభుజాలను తయారు చేసాను కాబట్టి నోడ్ స్థానాలు అన్ని స్థిరమైన సంఖ్యలు కాబట్టి నేను దీనిని సరళీకరించవచ్చు హారంలో రెండింతల విస్తీర్ణం ఉంది కాబట్టి ఇది x మరియు y లలో చక్కని ఒక డైమెన్షనల్ ఫంక్షన్ అని మనం చూడవచ్చు అదేవిధంగా నేను ని ఎలా నిర్వచించగలను త్రిభుజం 2 త్రిభుజం ఇది వైశాల్యం వారీగా సరే మరియు అదే విధంగా కానుంది కాబట్టి ఈ 3 షేప్ ఫంక్షన్లు అన్నీ లీనియర్ ఫంక్షన్లు సరే అయితే మీరు ఆలోచించగలిగే రేఖాగణిత చిత్రం ఏమిటి నేను నా ఫంక్షను ఏమి చేస్తున్నాను కాబట్టి నేను మీకు చూపిన ఈ విజువలైజేషన్ నోడ్ 1 వద్ద ఎత్తు 1 మరియు నోడ్ 2 3 అలాగే 2 3కి కనెక్ట్ చేసే లైన్కి చేరుకునే సమయానికి 0 అయ్యి టెంట్ లాగా ఉంటుందని మీరందరూ అంగీకరిస్తున్నారు ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్ తీసుకుంటే ఉదాహరణకు చెప్పండి అవును కాబట్టి x కాదు కానీ x y ఎలా ఉండబోతోంది మీరు దీన్ని ఊహించుకుంటే అది ఎలా కనిపిస్తుంది విద్యార్థి దానిపై విమానం టెంట్ లాంటి విమానం మళ్లీ టెంట్ లాగా ఉంటుంది మరియు 1 2 మరియు 3 వద్ద ఉన్న స్టాండ్ ఎత్తు ఆల్ఫా బీటా గామా అవుతుంది కాబట్టి నేను నా అద్భుతమైన డ్రాయింగ్ నైపుణ్యాలను ఉపయోగించబోతున్నట్లయితే ఇది ఆల్ఫా తర్వాత గామా మరియు బీటాగా ఉంటుంది మరియు ఇది ఇక్కడ ఈ ఎత్తుల ద్వారా వేలాడుతున్న విమానం కాబట్టి మీరు ప్రక్కనే ఉన్న ఎలిమెంట్లకు వెళ్లినప్పుడు మీరు ఏమి పొందుతారు కాబట్టి ఉదాహరణకు ఇది 1 త్రిభుజం ఇక్కడ మరొక త్రిభుజం ఉంటుంది దీనికి కొంత విలువ ఉందని చెప్పండి కాబట్టి నేను రెండవ త్రిభుజాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాని ఎత్తు ఎంత ఉంటుంది అంటే అది ఎలా ఉంటుంది విద్యార్థి ఇది జరిగింది ఇది ఇక్కడ నుండి మరొక టెంట్ వలె వెళుతుంది కానీ దాని విలువ సంరక్షించబడుతుంది అదే విలువ ఉంటుంది ఈ 2 గుడారాలు ఏవీ ఉండవు మరియు ఒకే లైన్లో కలుస్తాయి మేము దానిని నిర్మించిన విధానం వల్ల ఇక్కడ ఆకస్మిక మార్పు ఉండదు ఆల్ఫా వద్ద ఏమి జరుగుతున్నా దానిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చే సమయానికి దీనికి సంబంధించిన షేప్ ఫంక్షన్ 0 అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఏమి జరిగినా దానిపై ప్రభావం ఉండదు కాబట్టి ఈ లైన్ మరియు ద్వారా కనుగొనబడింది ఇది ఈ రెండు ఎలిమెంట్లకు సాధారణం కనుక నేను నిరంతరాయంగా మృదువైన ఫంక్షన్ని కలిగి ఉన్నాను అంటే ఇది ఒక నిరంతర ఫంక్షన్ అని అర్థం ఇది డిఫ్ఫరెన్షియబుల్ కాదు ఎందుకంటే మనం ఇక్కడ 2 లైన్ల కలయికను చూడవచ్చు కాబట్టి వారు కలుసుకోకపోయినా భిన్నత్వం లేదు విద్యార్థి అదే ఒప్పందానికి మార్చండి విద్యార్థి అదే లైన్ సాధారణ అంచు విద్యార్థి సాధారణ అంచు మరియు విద్యార్థి ఇక్కడ అది పని చేయదు మీరు అనుకున్నా అది జరగదు కాబట్టి మనం ఇక్కడ వీక్షణను తీసుకుందాం కాబట్టి ఇది మీ ఒక ఎడ్జ్ ఇలా వస్తుంది మరొక ఎడ్జ్ ఇలా వస్తుంది విద్యార్థి మూడవది చేయగలదు మూడవది ఈ రేఖపై ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి నేను ఇక్కడ నుండి ఈ వైపు చూస్తున్నాను ఇది నా ఎత్తు మరియు ఇది నా ఎత్తు ఈ 2 ఒకే బిందువులో కలవకపోతే దాన్ని సరిదిద్దడానికి మీకు మార్గం లేదు ఎందుకంటే ఇక్కడ ఏమి జరుగుతున్నా అది ఇటు పోషించాల్సిన పాత్ర ఏది లేదు ఇక్కడ ఏమి జరిగినా ఇటువైపు పోషించే పాత్ర లేదు ఇక్కడ ఉన్న ఈ రేఖ యొక్క ఎత్తు విలువ పూర్తిగా మరియు ద్వారా నిర్ణయించబడింది కాబట్టి మీరు ఉచితంగా కంటిన్యూటీను పొందుతారు మరియు భాగస్వామ్య నోడ్లు విద్యార్థి అవును 2 ఎలిమెంట్స్ కోసం కాబట్టి వారికి ప్రత్యేక విలువ లేదని వారు పంచుకున్నారు మీరు బేసిస్ ఫంక్షన్లో చాలా మంచి కంటిన్యూటీ ధర్మం నిర్మించబడిందని చూడవచ్చు కాబట్టి నేను పొందే పరిష్కారం కూడా కట్టుబడి ఉంటుంది అంటే నేను నా పరిష్కారాన్ని ఈ ప్రాతిపదికన ప్రొజెక్ట్ చేస్తున్నాను అది ఈ మంచి లక్షణాలను కలిగి ఉంటుంది